మనం ఆ ప్రశ్న కొనసాగిద్దాం రెండవ పునరుక్తి లో పవర్ లాస్ 4 334 MW మరియుPg1 Pg2 184 58 MW 181 34 MW వరుసగా ఇప్పుడు మీరు అసమతుల్యత ను పరీక్షించాలి అది జనరేషన్ లోడ్ లేదా లోడ్ జనరేషన్ ఆ సందర్భంలో Pg23704 334 184 58181 414 MW అంటే ఇంకా అభిసరణం కాలేదు తర్వాత జనరేషన్ సమాచారం ఉపయోగించి లెక్కిస్తే i12dPgi dλ0 000052 0 175107 0000825 364 కనుక 8 3641 5686 మూడవ పునరుక్తి లో ఇది మారుతోంది 107 591 5686109 1586 కాబట్టి మూడవ పునరుక్తి లో మీరు అదే సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తే కేవలం సూత్రం లో సబ్స్టిట్యూట్ చేయండి Pg1109 1586 4120 175109 849 MW Pg2109 1586 4120 175109 00008185 483 MW ఇవి Pg1 మరియు 𝑃𝑔2 మూడవ పునరుక్తి తరువాత ఇప్పుడు ఈ రెండు జనరేషన్ విలువల ను ఉపయోగించి మూడవ పునరుక్తి వద్ద పవర్ లాస్ గణించండి PLoss 0 00005 x 188 8492 0 00008 x 185 4832 4 535 MW అంటే లోపం Pg3704 535 188 4830 203 MW కాబట్టి ఇది కూడా అభిసరణం అవడానికి సరి పోదు తక్కువ అవుతుంది కనుక మరొక పునరుక్తి కనుగొంటాము 358 λ విలువ 3 గా దీనిని మీరు గణించండి దీని తుది జవాబు నేను ఇస్తున్నాను అది 5 358 అందువలన 0 53580 03788 109 196 దీని తరువాత Pg1మరియు Pg2 నాలుగవ పునరుక్తి వద్ద లెక్కించండి అదే వ్యక్తీకరణ లో ఈ విలువల ను సబ్స్టిట్యూట్ చేయండి మీకుPg1 188 95 MW మరియు Pg2 185 58 MW లభిస్తుంది అప్పుడు PLoss40 54 MW ఇప్పుడు లోపం పరీక్షించండి Pg3704 54 188 580 01 MW ఈ విలువ చాలా చిన్నది మరియు పరిష్కారం అభిసరణం అయ్యింది అంటే ఈ లాస్ సూత్రం ఎక్కువ సంఖ్యలో పునరుక్తి ని తీసుకుంటుంది ఇక్కడ అభిసరణం కావడానికి ఇది కనీసం నాలుగు పునరుక్తు లను తీసుకుంటుంది కానీ గ్రేడియంట్ పద్ధతి యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రతి పునరుక్తి లో Δλ సులభం గా లెక్కించవచ్చు మరియు తదనుగుణం గా λ జనరేషన్ మరియు లాసెస్ ను మార్చవచ్చు కనుక λ109 196 RsMWhrPg1188 95 MWPg2185 58 MW మరియు Ploss4 54 MW ఇది నాలుగవ పునరుక్తి తరువాత తుది జవాబు మీకు మరింత ఖచ్చితత్వం కావాలనుకుంటే మరింత ముందుకు వెళ్ళవచ్చు కానీ వాస్తవానికి అవసరం లేదు మనం పరిష్కారం అభిసరణం అయ్యింది అని అనుకుంటున్నాం ఇప్పుడు పెనాల్టీ ఫ్యాక్టర్స్ కనుగొనడానికి సాధారణ పద్ధతి వ్యక్తీకరణ లు పెద్దవి గా అనిపించినప్పటికీ గణిత అనువర్తనాలను తార్కాణం చేయడానికి మనం చిన్న ఉదాహరణ లు తీసుకుందాం పవర్ లాస్ అనేది ప్రాథమికం గా ప్రతి బస్ బార్ వద్ద ఇంజెక్ట్ చేసిన పవర్ యొక్క మొత్తం అని ఇంతకుముందు చెప్పాను PLossi1nPii1mPgi i1nPLi ఇది 70 వ సమీకరణం ఈ సమీకరణం కు పదజాలం కూడా ఇచ్చారు n బస్ బార్స్ మొత్తం సంఖ్య m మొత్తం జనరేటర్ బస్ బార్స్ సంఖ్య నా ఉద్దేశ్యం జనరేటర్స్ అనుసంధానించినబడిన బసెస్ Pgi బస్ i వద్ద వాస్తవ పవర్ జనరేషన్ PLi బస్ i వద్ద వాస్తవ పవర్ లోడ్ జనరేటర్ బస్ కు i12m లోడ్ బస్ కుi12n మరియు Pi బస్ i వద్ద ఇంజెక్ట్ చేసిన నికర వాస్తవ పవర్ ఈ సమీకరణాన్ని విస్తరిస్తే PLossP1P2PmPm1Pm2Pn అని రాయచ్చు ఇప్పుడు దృష్ట్యా ఈ సమీకరణం కు ఉత్పన్నం తీసుకుంటేdPLossdKdP1dKdP2dKdP3dKdPmdKdPm1dKdPndK k 23 n ఇచ్చిన 2 3n కు లోడ్ ప్రవాహ సమీకరణం నుండి మనం dPidK స్పష్టంగా లెక్కించవచ్చు అంటే లోడ్ ప్రవాహ అధ్యయనాల నుండి 2 3n తెలిస్తే దీనిని గణించవచ్చు దాని అర్థం PLossi1nPi dPLossdKdP1dKdP2dKdP3dKdPmdKdPm1dKdPndK k 23 n ఈ విధంగా రాయచ్చు లోడ్ ప్రవాహ సమీకరణాల నుండి dPidK స్పష్టంగా చెప్పవచ్చు 71 వ సమీకరణం dPLossdK వ్యక్తీకరణ ను PiPgi PLi సంబంధం పరిగణించి ఇస్తుంది కానీ PLi ఒక స్థిరాంకం కాబట్టి k దృష్ట్యా దీనికి ఉత్పన్నం తీసుకోండి dPidKdPgidK ఎందుకంటే PLi ఒక స్థిరాంకం అవకలనం యొక్క గొలుసు నియమం ఉపయోగించి dPLossdKdPLossdPg2dPg2dKdPLossdPg3dPg3dKdPLossdPg4dPg4dKdPLossdPgmdPmdK ఇలా చేయొచ్చు 73 మరియు 72 సమీకరణం ఉపయోగించి dPLossdKdPLossdPg2dP2dKdPLossdPg3dP3dKdPLossdPg4dP4dKdPLossdPgmdPmdK k 23

n రాయచ్చు ఎందుకంటే లాస్ స్లాక్ బస్ తప్ప అన్ని జనరేటర్ బస్ యొక్క ఫంక్షన్ అందుకే mth టర్మ్ దాకా రాసాము ఎందుకంటే m జనరేటర్ బస్ ఉన్నాయి అందుకే Pg2Pg3 Pgm నుండి మొదలవుతుంది దీనికి ఉత్పన్నం తీసుకొని 73 వ సమీకరణం గమనిస్తే ప్రాథమికం గా dPg2dKdP2dK dPg3dKdP3dK కనుక dP2dK ను dPg2dK బదులుగా ఉంచవచ్చు 73 వ సమీకరణం నుండి ప్రతి టర్మ్ మళ్లీ రాయకుండా సాధారణంగా dPgidKdPidK అదే విధంగా ఈ సమీకరణం నుండే dPgmdKdPmdK అది 74 వ సమీకరణం ఇది అవకలనం యొక్క గొలుసు నియమం PLoss ఫంక్షన్ Pg1 ను కలిగి ఉండదు ఎందుకంటే PLoss Pg2Pg3Pgm యొక్క ఫంక్షన్ Pg1 ఆర్గ్యుమెంట్ లో ఇక్కడ dPLossdPg10 మరియు 73 వ సమీకరణం లో చేర్చబడలేదు ఎందుకంటే PLoss Pg1 యొక్క ఫంక్షన్ కాదు అందుకనే Pg2Pg3Pgm యొక్క ఉత్పన్నం తీసుకున్నాం 74 వ సమీకరణం ను 71 నుండి తీసివేయాలి అలా చేస్తే dP1dKdP2dK1 dPLossdPg2dP3dK1 dPLossdPg3dPmdK1 dPLossdPgmdPm1dKdPm2dKdPndK0k 23

n ఇది 75 వ సమీకరణం k 2 తీసుకుంటే మనకు ఒక సమీకరణం వస్తుంది k 3 పెడితే మరొక సమీకరణం వస్తుంది ఈ విధంగా n సంఖ్య సమీకరణాలు వస్తాయి ఎందుకంటే ఇది nth టర్మ్ దాకా వస్తుంది వీటిని ఈ టర్మ్ లో ఉంచి కుడి చేతి వైపు కు తీసుకొస్తే dP2dK1 dPLossdPg2dP3dK1 dPLossdPg3dPmdK1 dPLossdPgmdPm1dKdPm2dKdPndK dP1dKk23n కొనసాగుతూ ఉంటుంది ఈ సందర్భం లో k 2 k 3 k n ఈ విధంగా తీసుకుంటే మీకు విరళ సమీకరణాలు లభిస్తాయి ఈ సమీకరణం ను మాతృక రూపం లో ఉంచాలంటే కుడి చేతి వైపు నిలువు వరుస వెక్టార్ dP1d2 dP1d3 అవుతుంది 75 వ సమీకరణం ను dP2d2 dPmd2 ⋱ dP2dndPmdn dPnd2 dPndn1 dPLossdPg2 1 dPLossdPgm 1 1 dP1d2 dP1dn గా రాయచ్చు

76 వ సమీకరణం లో ని టర్మ్స్ బస్ పవర్ Pi కోణం kసంబంధమైనవి మరియు మాతృక కేవలం J1T లోడ్ ప్రవాహ అధ్యయనం లో J1J2 J3J4 మనం చూసాం కనుక ప్రతి దీ సులభం గా లెక్కించవచ్చు ఇది వాస్తవానికి పెనాల్టీ ఫ్యాక్టర్ యొక్క పరస్పరం సాధారణంగా పెనాల్టీ ఫ్యాక్టర్ Li 1 dPLossdPgi గా తీసుకున్నాము తరువాత J1T విలోమం తో రెండు వైపులా గుణించండి ఏదైతే నిలువు వరుస వెక్టార్ వస్తుందో ఇక్కడ దాకా కనుగొంటారు దీని తరువాత 1 1 1 వస్తుంది లోడ్ ప్రవాహ అధ్యయనం లో ని 41వ సమీకరణం నుండి 76 వ సమీకరణం ను సులభంగా పొందవచ్చు ఉత్పన్నం తీసుకుంటేdP1dKV1VKG1K1 k B1K1 Kk23n ఇది 77 వ సమీకరణం అందువలన 76 వ సమీకరణం ఉపయోగించి పెనాల్టీ ఫ్యాక్టర్ కనుగొనడం చాలా సులభం దాని అర్థం లోడ్ ప్రవాహ అధ్యయనం తరువాత J1 మాతృక మరియు J1T కుడి చేతి వైపు ఉన్న VG మరియు B ఈ అన్ని లైన్ పారామితులు తెలుసు ఏవైతే విలువలు వస్తాయో వాటి పరస్పరం పెనాల్టీ ఫ్యాక్టర్ ను ఇస్తాయి ఎందుకంటే పెనాల్టీ ఫ్యాక్టర్ ఈ టర్మ్స్ యొక్క పరస్పరం కు సమానం అవకలనం యొక్క గొలుసు నియమం ఉపయోగించి మరియు లోడ్ ప్రవాహ అధ్యయనం నుండి ఈ విధంగా పెనాల్టీ ఫ్యాక్టర్ కనుగొంటారు దాని అర్థం దీనిని అంచనా వేయడానికి మీకు లోడ్ ప్రవాహ అధ్యయనం మరియు లాస్ సూత్రం PLoss తెలిసుండాలి దీని తరువాత మనం లాస్ సూత్రం PLoss Pg2 Pg3 టర్మ్స్ లో ఎలా పొందాలో ఈ రోజు చేద్దాం ఇవన్నీ సులభమైన విషయాలు వాస్తవానికి కేవలం ఒక్క విషయం ఏమిటంటే సాధన అవసరం తరగతిగది కి సంబంధించినంత వరకూ కేవలం రెండు బస్ ఉదాహరణలు మాత్రమే సాధ్యమవుతాయి లేదా మూడు బస్ ఒకటి స్లాక్ బస్ కనుక తరగతి గది సాధన లో 2 x 2 కంటే ఎక్కువ చూడలేము చిన్న ఉదాహరణ మాత్రమే చేయగలము మీరు పెద్ద ఉదాహరణ తీసుకుంటే పెద్ద పరిమాణం తీసుకుంటే కోడింగ్ లేకుండా దానిని చేయలేము ధన్యవాదాలు